సరే లాంగ్ లైన్ కేసు కోసం మనం దీనిని చూశాము కాబట్టి రవాణాచేయు ఎండ్ వోల్టేజ్ స్వీకరించే ఎండ్ వోల్టేజ్ మరియు స్వీకరించే ఎండ్ కరెంట్ కు గల సంబంధం ఇది మరియు ఇది రవాణాచేయు ఎండ్ కరెంట్ కోసం ఆ సంబంధాన్ని స్వీకరించే ఎండ్ కరెంట్ మరియు ఈ స్వీకరించే వోల్టేజ్ మరియు ఇది స్వీకరించే ఎండ్ కరెంట్ ఇవన్నీ cos మరియు sin హైపర్బోలిక్ పదాలు ఇప్పుడు ఇవి A B C D పారామీటర్స్ అని మీకు చాలా అర్థమవుతుంది కాబట్టి నిజానికి A అనేదిcosh γl మరియు ఇది మీ B అనేది ZCsinh γl సరేనా మరియు మీ C అనేది 1ZC sinh γl మరియు A D కాబట్టి ఇక్కడ కూడా A అనేది D cosh γl కు సమానం ఇది ఖచ్చితమైనది ఇప్పుడు మనకు నిజానికి కావలసింది మనం ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాము మీ ప్రాతినిధ్యంలో ఒకే విధంగా పంపిణీ చేయబడిన పారామీటర్స్ ను పంపిణీ చేసే A B C D పారామీటర్స్ అనేవి మీ ఖచ్చితమైన లెక్క కాబట్టి సమానమైన ప్రాతినిధ్యం ఏమిటి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఈ సందర్భం లో కాబట్టి ఈ పద్ధతి ఎలా రాబోతుందో నేను మీకు చెప్తాను కాబట్టి ఇది మీకు సమానమైన పద్ధతి కాబట్టి ఇది Z1 Z sinh γl γl ఇది Z1 Z1 అంటే ఏమిటి నేను దీనికి వస్తాను అప్పుడు Y12 అంటే Z కి బదులుగా ఇది మీ Z1 గా మారింది సాధారణంగా మీరు π π పద్ధతి లో చేస్తున్నప్పుడు మీరు ఆ సమయంలో అది Z మరియు Y2 Y2 కానీ మీరు ఖచ్చితమైనదాన్ని తీసుకున్నందున ఈ Z వాస్తవానికి sinh γl γlకారకాలను గుణించాలి దాని నుండి నేను మరియు Y2 కు బదులుగా ఈ వైపు Y12తీసుకుంటాను మరియు Y12Y2 మీరు A B C D పారామీటర్స్ ని పద్ధతి కోసం తీసుకున్నప్పుడు అది Y2 మాత్రమే కానీ Y2 tanh γl2 γl2 తో గుణించబడుతుంది కాబట్టి ఈ విలువలు ఎలా వస్తున్నాయి అనే దానికి వద్దాము కాని మీరు ఈ విధంగా ని ఉపయోగించి లాంగ్ లైన్ ని వివరిస్తున్నారు ఇప్పుడు మీరు నెట్వర్క్ కోసం రవాణాచేయు ఎండ్ మరియు స్వీకరించే ఈ సంబంధాన్ని ముగించినట్లు మీరు చూస్తే దీనిని మీరే VS అని పిలుస్తారు దీనికి A కు సమానమైన 15 మరియు 17 సమీకరణం ప్రకారం మీరు ఆ పద్ధతికి తిరిగి వెళతారు పద్ధతి ABCD పారామీటర్స్ కొరకు ఇది 1YZ2ఇది Z ఇది Y 1YZ4 మరియు ఇది 1YZ2 A D అని మీకు తెలుసు కాబట్టి లాంగ్ లైన్ యొక్క వివరిస్తున్నప్పుడు ఈ సమీకరణం ఏమిటంటే మనం Z లేదా Y వ్రాసే బదులు మనం వాటిని 1Z1Y12 R VR Z1 IR మరియు IS Y11Z1Y14VR1Z1Y12IR ఇది సమీకరణం 44 మరియు ఇది సమీకరణం 45 కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే మీరు అర్థం చేసుకోవాలి ఇది ఈ లాంగ్ లైన్ వ్యక్తీకరణ అంటే ఈ వ్యక్తీకరణ ఖచ్చితమైన వ్యక్తీకరణ ఇది కానీ మీరు తీసుకున్న A B C D ను తీసుకునే బదులు మనం కోరుకుంటున్నాము సమానమైన పద్ధతి ద్వారా దీన్ని భర్తీ చేయాలనుకుంటున్నాము కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుందో మనకు ఇది ఎలా లభిస్తుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే మనము ఆ 1Z1Y12 ను తీసుకున్నాము కాబట్టి Z1 మరియు Y1ను మనం పొందాలి కాబట్టి ఆ సందర్భంలో మనం చేయగలిగేది ఏమిటంటే మీరు 44 మరియు 45 వ సమీకరణాలను 40 మరియు 41 వ సమీకరణాలతో పోల్చండి మరియు ఈ గుర్తింపును సరిగ్గా ఉపయోగించుకోండి కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే ఈ సందర్భంలో మొదట మీరు ఈ గణిత గుర్తింపును ఉపయోగించుకోండి అదిtanh γl2 cosh γl 1 sinh γl ఈ సంబంధం నేను చేసిన 46 వ సమీకరణ సంఖ్య ను ఉపయోగిస్తుంది కానీ ఈ సమీకరణం ఉపయోగపడ్తుంది ఇప్పుడు మనం ఏమి చేస్తాం అంటే ఇది Z1 IR కు సరేనా కాబట్టి మనం దీనిని తీసుకున్నాము మీరు వీటిని ABCD పారామీటర్స్ అని పిలుస్తారు మరియు B మీ Z కు సమానమని మీకు తెలుసు ఈ సమీకరణం నుండి మీరు సాధారణ 18 వ సమీకరణం మీకు B Z సరిగ్గా తెలుసు కానీ ఇక్కడ మేము B ని తీసుకుంటున్నాము ఇక్కడ ఇది Z కి బదులుగా ఇది మనం వ్రాస్తున్నాము దీనినే మీరు Z1 అని పిలుస్తారు ఇది Z1 కాబట్టి Z1 వాస్తవానికి ప్రాథమికంగా ఇది మీ Z1 Z1 ZC sinh γl కాబట్టి ఈ Z1 మీరు వ్రాస్తున్నదానికి ZCsinh γl కు సమానం నేను మీకు తరువాతి పేజీ ఇస్తాను అది ఎలా ఉంటుందో మీకు ఇస్తాను రాబోయేది మనం Z sinh γl γl అని వ్రాయడానికి సమానం ఇది సమీకరణం 47 మరియు Y12 Y2 కు సమానం Y2 tanh γl2 γl2 ఈ 2 ఎలా వస్తోంది నేను తరువాతి పేజీకి వస్తున్నాను దీన్ని ఉపయోగించడం వల్ల ఈ విషయం వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు సమానమైన కి సమాన ప్రాతినిధ్యం ద్వారా ఆ లాంగ్ లైన్ ను సూచించవచ్చు లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ కోసం ఇది IS ఇది IR ఇది ఎండ్ కరెంట్ను పంపుతోంది ఇది ఎండ్ కరెంట్ను స్వీకరిస్తోంది ఇది VS ఇది VR మరియు ఇది Y1 మరియు ఇది కూడా Y1 మరియు ఇది మీ Z1 Z sinh γl γl మరియు ఈ అసలైనది లో నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు ఆ సమయంలో మాత్రమే మోడల్గా ఉన్నప్పుడు ఈ హైపర్బోలిక్ టర్మ్ జతచేయబడలేదు కాబట్టి Z ఈ కారకం ద్వారా గుణించబడుతుంది అదేవిధంగా Y2 ఈ కారకం ద్వారా గుణించబడుతుంది అంతకుముందు ఇది Z మరియు Y2 మాత్రమే కానీ లాంగ్ లైన్ లో మోడ్ ఖచ్చితమైనది ఇక్కడ మరియు ఇక్కడ ఈ 2 కారకాలు గుణించబడతాయి అదేవిధంగా ఇక్కడ కూడా లేదు ఇక్కడ కూడాY12 అంటే ఇదే సరైనది కాబట్టి ఇప్పుడు ఈ 2 విషయాలు ఎలా వస్తున్నాయి ఈ Z1 దీనికి సమానం మరియు ఇది ఒక Y12 చూడండి నేను దానికి వస్తున్నాను తరువాత ఇది వాస్తవానికి Z1 ZC ఈ వైపు చూస్తే Z1 ZCsinh γl కాబట్టి ZC మనకు తెలుసు మీ ZC z యొక్క వర్గ మూలానికి సమానమని y ద్వారా తెలుసుకోండి కాబట్టి న్యూమరేటర్ మరియు డినామినేటర్ ఇక్కడ మీరు ఈ విషయం ద్వారా గుణించాలి మరియు ఇక్కడ కూడా Z కాబట్టి Z2 కాబట్టి వర్గం నుండి Z బయటకు వస్తుంది ఇది YZ సరైనది అవుతుంది కాని ప్రాపగేషన్ కాంస్టాంట్ γZYమనకు తెలుసు అది కూడా మనం ఇంతకు ముందు చూశాము అంటే ZC z ఇప్పుడు న్యూమరేటర్ మరియు డినామినేటర్ మీరు ఆ లైన్ యొక్క పొడవు ను l ద్వారా గుణిస్తారు ఎందుకంటే Z మీ ఇంపెడెన్స్ ఎందుకంటే ఓమిక్ విలువ యూనిట్ పొడవు కు లైన్ ఇంపెడెన్స్ కాబట్టి zlγl అంటే ముందు Z z l ఇది మొత్తం ఇంపెడెన్స్ అని మనం చూశాము మరియు ఇది ZC Z γl అందువల్ల ZC Zγlఅయితే మీరు ఆ సమీకరణంలో పెడితే ఈ పారా లో మీరు ఉంచవచ్చు మీ Z1 ZCsinh γl కాబట్టి ZC Zγl కాబట్టి ఇక్కడ మీరు ప్రతిక్షేపించండి ఇక్కడ మీరు ZC Zγl ను ప్రతిక్షేపిస్తారు కాబట్టి ఇది మీరు సరిగ్గా ఉంచిన Z sinh γl γl అవుతుంది అందుకే Z1 అవుతుంది Z sinh γl γl ఇది Z1 అదేవిధంగా ఆ సంబంధం నుండి మనకు 1Z1Y12cosh γl తెలుసు కాబట్టి మీరు ఈ వ్యక్తీకరణను పరిశీలిస్తే మీ ABCD పారామీటర్స్ A 1 కు సమానం 1Z1Y12 కు సమానం ఎందుకంటే మీరు ఆ సమానమైన ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారు మరియు ఇక్కడ A cosh γl కు సమానం అందువల్ల 1Z1Y12 అంటే మీరు నిజానికి లేదా A1 బదులుగా cosh γl కు సమానం కాబట్టి Z1Y12cosh γl 1 ఇప్పుడు దీని అర్థం Y12cosh γl 1Z1 సరేనా కాబట్టి ఈ Z1 Z sinh γl γl కాబట్టి మీరు చేయగలిగేది ఏమిటంటే ఇక్కడ మొదట cosh γl 1sinh γl వాస్తవానికి tanh γl2 కు సమానం అంటే ఈ Y12 ను1ZCtanh γl2అని వ్రాయవచ్చు కాబట్టి మనము చూశాము ఇక్కడ ZC ZY అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ మీరు న్యూమరేటర్ డినామినేటర్ ద్వారా గుణించాలి Y ని కాబట్టి ఇది ZYY మరియుγZY అవుతుంది ఇది వాస్తవానికి z కాబట్టి ఇది y ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ ని మీరు l ద్వారా గుణించాలి కాబట్టి γlyl కాబట్టి ZC γlY అవుతుంది కాబట్టి 1ZCYγl కాబట్టి ఇక్కడ 1 న ఈ 1ZC ఇక్కడ మీరు 1 గా ఉంచారు కాబట్టి 1ZC మీకు సమానం గా ఉంటుంది అప్పుడు మీరు Y12Ytanh γl2 γl ను పొందుతారు అంటే ఇది ఒకటి మరియు ఈ Y12 మీకు తెలిసేలా ఇక్కడ మీరు Y2 ను తయారు చేస్తారు కానీ మీరు tanh γl2 γl2అని వ్రాస్తారు ఎందుకంటే 2 వాస్తవానికి రద్దు అవుతుంది కానీ దీనిని Y2 tanh γl2 γl2 గా చేయడానికి అంటే ఈ Y2ఈ ఫాక్టర్ లాంగ్ లైన్ ని రిప్రెసెంట్ ద్వారా గుణించబడుతుంది అందుకే ఈ కారణంగానే మీరు ఈ డయాగ్రమ్ ను లైన్ గా పిలుస్తారు ఇక్కడ మీరు చూపిస్తున్నారు కాబట్టి Z ఈ టర్మ్ ద్వారా గుణించబడుతుంది మరియు Y2 ఈ టర్మ్ ద్వారా గుణించబడుతుంది కానీ నేను మీకు చెప్తాను కాని ఈ టర్మ్ మీరు సుమారుగా ఈ sinh γl γl కు చాలా దగ్గరగా ఉన్నారు ఒకటికి ఇక్కడ కూడా ఈ టర్మ్ సరైనది కానీ ఇది ఎక్కువ లేదా తక్కువ ఖచ్చితమైన మోడల్ కాబట్టి ఇది వరకు మనం షార్ట్ లైన్ మీడియం లైన్ మరియు లాంగ్ లైన్ చూసాము కాబట్టి ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఈ లక్షణం యొక్క మరికొన్ని వివరాలకు వెళ్తే కొన్ని ఉదాహరణలను చూస్తాము కాబట్టి మొదట మీరు ఈ ఉదాహరణ ని పరిగణించండి మొదటిది మాత్రమే మొదటి ఉదాహరణ సింగిల్ ఫేజ్ లైన్ గా ఉంటుంది కానీ మీరు సంఖ్యాపరంగా పరిష్కరించినప్పుడల్లా ఒక విషయం మీకు చెప్తాను ఇవి మూడు దశలుఅనగా 3 ఫేజ్ లు మీరు అన్ని పారామీటర్స్ ను మొదట ఫేజ్ ప్రాతిపదికగా మారుస్తారు తటస్థంగా ఉన్న లైన్ ని మీరు పరిష్కరించిన తర్వాత కాబట్టి మొదట మీరు దీనిని చూస్తారు సింగిల్ ఫేజ్ పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ 60 హెర్ట్జ్ జెనరేటర్ ఒక శక్తి వద్ద 4500 కిలో వాట్ల ప్రేరక భారాన్ని సరఫరా చేస్తుంది ఇది ఒక పవర్ ఫాక్టర్ మీ పవర్ ఫాక్టర్ వద్ద నేను దీనిని కోల్పోయాను పవర్ ఫాక్టర్ 0 8 వెనుకబడి ఉంది 20 కిలోమీటర్ల పొడవైన ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా లైన్ రెసిస్టన్స్ మరియు ఇండక్టన్స్ కిలోమీటరుకు 0 0195Ω మరియు 0 60 మిల్లీహెన్రీ స్వీకరించే ఎండ్ వోల్టేజ్ 10 2 KV వద్ద స్థిరంగా ఉంచాల్సిన అవసరం ఉంది అంటే స్వీకరించే ఎండ్ వోల్టేజ్ 10 2 KV వద్ద స్థిరంగా ఉంచబడుతుంది మీరు మొదటిదాన్ని కనుగొనాలి పంపే ఎండ్ వోల్టేజ్ మరియు లైన్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ ను కనుగొనండి ఇప్పుడు భాగం బి లోడ్ లో సమాంతరంగా ఉంచాల్సిన కెపాసిటర్ల విలువ భాగం ఎ మరియు సి లో పొందిన దానిలో 60 కు రెగ్యులేషన్ తగ్గించబడుతుంది ఇది భాగం ఎ లోని ట్రాన్స్మిషన్ లైన్ సామర్థ్యాలతో పోలిస్తే మరియు భాగం బి కాబట్టి ఇవి మనం తెలుసుకోవలసిన విషయాలు కాబట్టి మీరు పంపేది మీ రవాణాచేయు ఎండ్ వోల్టేజ్ మరియు వోల్టేజ్ రెగ్యులేషన్ అని మీరు తెలుసుకోవాలి అదే సమయంలో కెపాసిటర్ యొక్క విలువను మీరు స్వీకరించే చివరలో ఉంచాలి అది దారికి సమాంతరంగా ఉంటుంది మొదటి సందర్భంలో మీకు లభించిన రెగ్యులేషన్ దానిలో 60 ఉండాలి అంటే మీరు శక్తి కారకాన్ని మెరుగుపరచాలి మరియు సి యొక్క విలువ ఏమిటో మీరు కనుగొనవలసి ఉంది మరియు ఇది సమస్య కానీ ఇది సింగిల్ ఫేజ్ లైన్ సమస్య ఒకే సింగిల్ ఫేజ్ లైన్ ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము ఈ వైపు మాత్రమే లైన్ స్థిరాంకాలు ఇవ్వబడతాయి 0 0195 కి సమానం 20 కిలోమీటర్ల పొడవు ఎందుకంటే ఇది కిలోమీటరుకు Ω కాబట్టి ఇది 20 కిలోమీటర్ల పొడవు 20 కు గుణిస్తే 0 39Ω మరియు x కిలోమీటరుకు మీరు ఇచ్చిన మిల్లీహెన్రీకి సమానం కాబట్టి అది మీ L L కిలోమీటరుకు మిల్లీహెన్రీ ఇవ్వబడుతుంది కాబట్టి లైన్ యొక్క పొడవు 20 కిలోమీటర్ల వరకు 0 6 10 3 2π 60 హెర్ట్జ్ వ్యవస్థ కాబట్టి ఇది 4 52 ఇప్పుడు భాగం ఎ కి రండి ఇది ఒక చిన్న లైన్ కాబట్టి షార్ట్ లైన్ కోసం అడ్మిటెన్స్ వసూలు చేయడాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రశ్న లేదు కాబట్టి I IR IS ఎందుకంటే షార్ట్ లైన్ ఛార్జింగ్ లేని షంట్ కెపాసిటెన్స్ లేదు ఛార్జింగ్ కెపాసిటర్ ఉంది అంటే నా ఉద్దేశ్యం అంటే ఛార్జింగ్ కెపాసిటెన్స్ కాబట్టి I IR IS సరైనది కాబట్టి మొదట మీరు లోడ్ అవుతున్న కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ కిలో వాట్ వద్ద ఇవ్వబడిందని మరియు ఇది కిలో వోల్ట్ అని తెలుసుకోండి కాబట్టి 4500 ను 10 2 తో విభజించారు మరియు పవర్ ఫాక్టర్ 0 8 అంటే VIcos∅ వాస్తవానికి VIcos శక్తికి సమానం కాబట్టి నేను సమానమైన మోడ్ ఈ విధంగా రాస్తే ఒక ఆంపియర్ కాబట్టి కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ 551 47 ఆంపియర్ మొదట మీరు కరెంట్ను లెక్కించండి ఇప్పుడు సమీకరణం 6 నుండి VS యొక్క మాగ్నిట్యూడ్ VR యొక్క మాగ్నిట్యూడ్ మరియు మాగ్నిట్యూడ్ కు సమానమని మనకు తెలుసు VS VR I R δXsin δ కాబట్టి స్వీకరించే ఎండ్ వోల్టేజ్ 10 2 కిలో వోల్ట్ వద్ద స్థిరంగా ఉంచబడుతుంది కాబట్టి మీకు 10200 వోల్ట్ అన్ని యూనిట్లను మనం ఇక్కడ వోల్ట్ కు బదిలీ చేస్తున్నాము మరియు పవర్ ఫ్యాక్టర్ ఇవ్వబడుతుంది కాబట్టి cos R 0 8 కాబట్టి sin R 0 6 సరేనా మరియు R మరియు X విలువలు ఇక్కడ తెలుసు కాబట్టి ఇక్కడ ప్రతిదాన్ని ప్రతిక్షేపించండి మరియు కరెంటు 551 47 యొక్క మాగ్నిట్యూడ్ కూడా నాకు తెలుసు మీరు అన్నింటినీ ప్రతిక్షేపించి ఇక్కడ ఉంచండి కాబట్టి మీరు పంపే ఎండ్ వోల్టేజ్ 11 867 కిలో వోల్ట్కు సమానం కాబట్టి మీరు షార్ట్ లైన్ కోసం పిలిచే దాని కోసం మీకు తెలిసిన వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా మాగ్నిట్యూడ్ VS 100 నుండి మాగ్నిట్యూడ్ VR పై మాగ్నిట్యూడ్ VS మైనస్ మాగ్నిట్యూడ్ VR కాబట్టి ఇక్కడ ప్రతిక్షేపించండి VS ఎంత సమానం VR ఎంత సమానం మరియు ఇక్కడ కూడా రెగ్యులేషన్ 16 34 సరైనది అవుతుంది కాబట్టి వోల్టేజ్ రెగ్యులేషన్ వారి ప్రాథమికంగా మీరు స్వీకరించే ఎండ్ వోల్టేజ్ కు సంబంధించి పోటీ పడతారు ఇప్పుడు మీరు ఆ వోల్టేజ్ రెగ్యులేషన్ ను మెరుగుపరచవలసి ఉంది చూపించే భాగం బి లో ఆ మొదటి భాగంలో రెగ్యులేషన్ 16 3 కానీ రెండవ భాగంలో మనం లోడ్ చేయాల్సిన షంట్ కెపాసిటర్ ను కనెక్ట్ చేయడం ద్వారా ఈ వోల్టేజ్ రెగ్యులేషన్ లో 60 గా చేయాలనుకుంటున్నాము కాబట్టి ఇది ఒక షార్ట్ లైన్ కాబట్టి ఇది రెసిస్టెన్స్ R ఇది X మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ IR ఇది ఒక కెపాసిటర్ లోడ్ అంతటా అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇది మీ కెపాసిటర్ గుండా వెళుతున్న IC మరియు ఇది నేను లోడ్ చేయబోయే కరెంట్ కాబట్టి ఇది ఒక సాధారణ సిరీస్ సమాంతర సర్క్యూట్ లో మొత్తం మీరు చేసినదానిని కలిగి ఉంటారు మీ ప్రాథమిక సర్క్యూట్ సమస్యలో పవర్ ఫాక్టర్ ను మెరుగుపరచడానికి కూడా మీరు ఈ రకమైన సర్క్యూట్ సమస్య అని పిలిచే వాటిని మీరు తీసుకున్నారు కానీ ఇక్కడ ఇది విద్యుత్ వ్యవస్థ సమస్య కాబట్టి ఈ పరిస్థితి లో రెగ్యులేషన్ ఉండాలని మనము కోరుకుంటున్నాము కాని ఎండ్ వోల్టేజ్ను స్వీకరించడం 10 2 KV వద్ద స్థిరంగా ఉంచబడుతుంది కనుక ఇది మారదు కాబట్టి రెగ్యులేషన్ తెలిస్తే ఇది 9 804 మీకు రెగ్యులేషన్ సూత్రం తెలుసు కాబట్టి VS VRVR కాబట్టి మాగ్నిట్యూడ్ VR 10 కాబట్టి 10 2 దీనికి సమానం అంటే ఎండ్ వోల్టేజ్ పంపడం 11 కాబట్టి ఈ రెగ్యులేషన్తో మీరు ఈ స్వీకరించే ఎండ్ వోల్టేజ్ను 10 2 KV వద్ద స్థిరంగా ఉంచాలనుకుంటే ఎండ్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ను పంపడం 11 2 KV అవుతుంది కాబట్టి మీరు కెపాసిటర్ను కనెక్ట్ చేసినప్పుడు సమానమైన సర్క్యూట్ లైన్ ఇది ఇప్పుడు మళ్ళీ మనము సమీకరణం 6 ను ఉపయోగిస్తే VS యొక్క మాగ్నిట్యూడ్ VR ప్లస్ మాగ్నిట్యూడ్ IR కు సమానం ఎందుకంటే ఇది కరెంట్ ఎందుకంటే దయచేసి ఈ కరెంట్ తీసుకోకండి మీరు స్వీకరించే ఎండ్ కరెంట్ తీసుకోవాలి ఈ కరెంట్ లో ఒక భాగం కెపాసిటర్ కి వెళ్ళ బోతోంది మరొక భాగం నేను ఈ సమీకరణాన్ని వ్రాస్తాను దయచేసి దీనిని తీసుకోకండి నేను ఇక్కడ పొరపాటు చేశాను మీరు స్వీకరించే ఎండ్ కరెంట్ తీసుకోవాలి ఎందుకంటే వోల్టేజ్ సమాంతరంగా ఉంటుంది కాబట్టి లోడ్ అంతటా లేదా కెపాసిటర్ అంతటా వోల్టేజ్ సరైనది మరియు ఈ లోడ్ తెలిసింది మరియు లోడ్ తెలిస్తే మీ సమానమైన లోడ్ లేదా సమానమైన ఇంపెడెన్స్ అని మీరు పిలుస్తారు కాబట్టి నేను చెప్పడం లేదు మీరు ఈ IR తీసుకోవాలని కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి కొన్నిసార్లు ఒక సాధారణ పొరపాటు అంటే కరెంట్ లోడ్ అవుతుందని అర్థం ఇది IR కాదు కెపాసిటర్ కు అనుసంధానించబడి ఉంటే ఇది తప్పు కాదు కాబట్టి ఇది మీ IR కాబట్టి కెపాసిటర్ కు అనుసంధానించబడినప్పుడు మాగ్నిట్యూడ్ VS మాగ్నిట్యూడ్ VR IR కు సమానం కాబట్టి R మారుతుంది కాబట్టి Rcos 1 ప్లస్ Xsin 1 ను మనము తీసుకుంటున్నాము కాబట్టి మాగ్నిట్యూడ్ VS మైనస్ VR అనేది IR యొక్క మాగ్నిట్యూడ్ కు సమానం ఆ R cos R cos R1 X sin R1 ఇప్పుడు వాస్తవానికి కెపాసిటర్ అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే కెపాసిటర్ మీ వద్ద నిజమైన శక్తిని వినియోగించవద్దని మీరు పిలుస్తారు కానీ కొంచెం ఉంది కానీ మనం దానిని నిర్లక్ష్యం చేస్తాము కెపాసిటర్ రియాక్టివ్ శక్తిని మాత్రమే వినియోగిస్తుందని మనం అనుకుంటాము కాని నిజమైన శక్తి లేదు కాబట్టి కెపాసిటర్ ఎటువంటి నిజమైన శక్తిని పొందదు కాబట్టి శక్తి రాకపోవడం వలన మనకు IR యొక్క మాగ్నిట్యూడ్ ఉంది ఇది మనం వ్రాస్తున్నది దీనికి సమానమైనది లోడ్ శక్తి 4500 కిలో వాట్ మరియు స్వీకరించే ఎండ్ వోల్టేజ్ 10 2 వద్ద పరిష్కరించబడుతుంది ఇది cos R1 నేను ఇక్కడ యూనిట్ను ఆంపియర్లో పెడుతున్నాను ఎందుకంటే ఇది న్యూమరేటర్ ఎందుకంటే ఇది కిలో వాట్ లో ఉంది నేను దానిని వాట్ గా మార్చలేదు మరియు డినామినేటర్ కూడా 10 2 KV కాబట్టి దీన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు ఇది 1000 తో గుణించాల్సిన అవసరం లేదు లేదా ఈ 1000 cos R1 కు అర్థమయ్యేది కాబట్టి ఇది మీ IR అవుతుంది ఎందుకంటే కెపాసిటర్ మీరు పిలిచేది కాదు దాని యొక్క ఏదైనా నిజమైన భాగం మీ శక్తిని సరిగ్గా చేస్తుంది కాబట్టి IR కలయిక అదే విషయం 4500 10 2cos R1 ఆంపియర్ కాబట్టి దాని నుండి మీరు కానీ మీరు మీ cosine ను మీరు సమీకరణం 2 అని పిలుస్తారు నేను గుర్తించాను మరియు ఈ VS VR నేను సమీకరణం 1 ను గుర్తించాను ఇది 1 మరియు ఇది 2 కాబట్టి మీరు చాలా సరళమైన విషయం అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను తదుపరిది VS కి 11 2 KV మరియు VR కూడా 10 2 KV ఇవ్వబడింది ఈ విషయాలన్నీ మీకు బాగా తెలుసు కాబట్టి మీరు తీసివేయాలి మీరు ఏమి చేస్తారు అంటే మీరు 1 మరియు 2 సమీకరణం నుండి మరియు ఈ రెండింటిని IR అని కూడా పిలుస్తారు R మరియు X విలువ కూడా మీకు R1 ను తెలుసుకోవాలి కాబట్టి సమీకరణం 1 మరియు 2 నుండి కాబట్టి మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తారు ఇది VS 11 2 మరియు VR 10 2 మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తారు IR కూడా మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తారు మరియు R విలువలు మరియు X విలువలు కూడా R మరియు X అని పిలుస్తారు మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తే మరియు మీరు కొంచెం సరళంగా సరళతరం చేస్తారు నేను ఈ దశను సరిగ్గా చేయలేదు కానీ ఇవి మీరు ప్రతిక్షేపించే సాధారణ విషయాలు మీరు అలా చేస్తే మీకు వస్తుంది అందుకే నేను 1 మరియు 2 సమీకరణం నుండి వ్రాస్తున్నాను మీరు కొంచెం సరళీకృతం చేసిన తరువాత మీకు ఏమి లభిస్తుంది 4 52 ఆపై tan R1 1 876 కు సమానం అంటే tan R1 0 415 అందువల్ల R1 వాస్తవానికి 22 5 డిగ్రీల కు సమానం కాబట్టి Cos R1 0 9238ఇది మీ మెరుగైన పవర్ ఫాక్టర్ ఇంతకుముందు ఇది 0 8 ఇప్పుడు అది 0 9238 ఎందుకంటే మీరు లోడ్ లో మీ కెపాసిటర్ లేకుండా 60 రెగ్యులేషన్ ను కొనసాగించాలనుకుంటున్నారు cos Cos R1 ఇప్పుడు 0 9238 గా ఉన్నందున ఇక్కడ నుండి మీరు ఇప్పుడు Cos R1 0 9238 ను ప్రతిక్షేపించాలి కాబట్టి మీరు అలా చేస్తే కరెంటు మాగ్నిట్యూడ్ IR యొక్క మాగ్నిట్యూడ్ 477 56 ఆంపియర్ మీకు లభిస్తుంది ఇప్పుడు ఈ సర్క్యూట్ నుండి IR IC I కాబట్టి IR I కి సమానం I మీ I IC కాబట్టి IC IR - I కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే మీ IR ఇప్పుడు IR 477 56 గా ఉండాలి ఇది విద్యుత్ ప్రవాహం యొక్క మాగ్నిట్యూడ్ మరియు ఈ R1 22 5 వెనుకబడి ఉంటుంది కాబట్టి IR 477 56 22 5 డిగ్రీ ఇది మీ IR మరియు కరెంటు అంటే మనం పొందిన లోడ్ కి వెళుతున్నది 551 47 తెలుసు ఇది విద్యుత్ లోడ్ 551 47 కి వెళుతుంది మరియు పవర్ ఫాక్టర్ మీ 0 8 ఇది వెనుకబడి ఉంది అంటే మీ I కి సమానం అని అర్థం చేసుకున్నాను ఇక్కడ I ఈ కేసుకు వెళ్తుంది ఇది ఈ లోడ్కి వెళుతున్న ఈ సమయంలో ఈ కరెంట్ తెలుసు ఆ సమయంలో ఇది IR ఎందుకంటే ఆ సమయంలో షంట్ కెపాసిటర్ మొదటి సందర్భంలో సరైనది కాదు కాబట్టి I 551 47 కోణం మైనస్ 36 86 డిగ్రీ 87 డిగ్రీ మరియు ఇది మీ IR ఆ షంట్ కెపాసిటర్ ను ఉంచిన తర్వాత కాబట్టి ఇప్పుడు అంటే మీ IC మీ IR I అవుతుంది కాబట్టి IR I సరైనది మరియు మీకు IC J 1148 13 ఆంపియర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మీ కరెంట్ కెపాసిటర్ లోపలికి వెళుతుంది j అక్కడ కరెంట్ ఉంది కాబట్టి మీరు ఎక్కువ దశాంశ స్థానాలను తీసుకోవచ్చు నేను తరువాత కొంచెం వివరిస్తాను కాబట్టి XC 1ωC VRIC ఈ మాగ్నిట్యూడ్ కాబట్టి VR అనేది 10 2 1000 నుండి మనం దానిని వోల్ట్ ఎందుకనగా కరెంట్గా తయారుచేసాము ఇక్కడ ఆంపియర్ కాబట్టి 148 13 ద్వారా విభజించబడింది కాబట్టి ω 2π మనము 60 Hz వ్యవస్థలను తీసుకున్నాము 2π60C10200148 13 కాబట్టి మీరు ఇక్కడ నుండి C లెక్కిస్తే C 38 5 మైక్రో ఫారాడ్ అవుతుంది ఇది కెపాసిటర్ మరియు కెపాసిటర్ విలువ కాబట్టి ఇది మీ మునుపటిది అని మనము గమనించాము ఇది కెపాసిటర్ లేకుండా మైనస్ 36 87 గా ఉంది ఇప్పుడు మీరు కెపాసిటర్ ఉంచినప్పుడు అది మైనస్ 22 5 డిగ్రీలు మీ లాగ్గింగ్ ఇంతకు ముందు మైనస్ 36 8 గా ఉంది కాని మాకు కెపాసిటర్ C 38 5 వచ్చింది కానీ మీ కెపాసిటర్ ద్వారా ఎంత రియాక్టివ్ శక్తి వాస్తవానికి సరఫరా అవుతుంది కాబట్టి అది కూడా మీకు తెలిసి ఉండాలి మీరు దాన్ని పొందాలి కాబట్టి ఈ సందర్భం లో మొదటి విషయం ఏమిటంటే కెపాసిటర్ లేనప్పుడు లోడ్ ద్వారా గ్రహించిన రియాక్టివ్ శక్తి QL I తో సమానం నేను ఈ QL PL Tan గా రాస్తున్నాను సరేనా కాబట్టి అనగా మీరు పొందిన శక్తి P నేను లోడ్ అయిన శక్తి ని LjQL లో పెడుతున్నాను అంటే ఇది మనం వ్రాసే మీ S అంటే మీ TanφQLpL అంటే QL PL Tan సరేనా అందుకే మనం ఇక్కడ రియాక్టివ్ శక్తి లోడ్ చేత గ్రహించబడుతుందిఅది QL PL Tan కాబట్టి PL 4500 కిలో వాట్ మరియు మీ cos 0 8 అప్పుడుsin 0 7 క్షమించండి 6 sin 0 6 కాబట్టి Tanφ0 60 అందుకే మీ 4500 0 7 కిలో వోల్ట్ అంటే QL 3375 కిలో వోల్ట్ దీనిని మీరు లోడ్ రియాక్టివ్ పవర్ అని పిలుస్తారు ఇప్పుడు కెపాసిటర్ లోడ్లో కనెక్ట్ అయినప్పుడు మీకు Cos R1 0 9238 లభించింది మీకు ఇప్పుడు వచ్చింది Cos R1 0 9238 ఇది మనకు వచ్చింది అందువల్ల నేను తీసుకున్నtan R1 0 415 కానీ నేను మరో మూడు అంకెల అంకె 044 ను కూడా కలిపాను మీరు 3 అంకెల వరకు మాత్రమే వెళ్ళవచ్చు కాబట్టి ఇది Cos R1 చాలా ఎక్కువ కాబట్టి ఇది tan R1 అవుతుంది అందువల్ల QL1 కంబైన్డ్ లోడ్ మరియు కెపాసిటర్ ద్వారా గ్రహించిన రియాక్టివ్ శక్తి 4500 కు సమానం ఎందుకంటే లోడ్ శక్తి రియాక్టివ్ పవర్ మరియు కెపాసిటర్ రియాక్టివ్ పవర్ని మాత్రమే రియాక్టివ్ శక్తిని ఇవ్వడం లేదు కాబట్టి మనము tan R కి 4500 ను వ్రాయవచ్చు ఇక్కడ ఇది PL Tan మరియు ఇక్కడ మీరు ఈ విషయం అని పిలుస్తారు వాస్తవానికి మీరు మీ R or తీసుకోవచ్చు అనే సందిగ్ధత ఉండకూడదు సాధారణంగా కొన్నిసార్లు మీరు మాత్రమే వ్రాస్తారు కానీ R అదే విషయం కాబట్టి ఈ సందర్భంలో మీరు చేయగలిగేది ఏమిటంటే ఇది QL14500 ఎందుకంటే కెపాసిటర్ నిజమైన శక్తులను కలిగి ఉండదు కాబట్టి నిజమైన రియాక్టివ్ రియల్ పవర్ tan ఈ విషయం మీ R1 లో అదే విధంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి సందిగ్ధత ఉండకూడదు 'కాబట్టి tan వాస్తవానికి tan R కి సమానం కాబట్టి మీరు ఈ విషయం ఉంచాలనుకుంటే మీరు ఈ QL1అని పిలిచే దానిని ఈ tan విలువతో గుణించబడిన ఇది ఒక కిలో వోల్ట్కు సమానం కాబట్టిQL1 1867 7 కిలో VAR కాబట్టి రియాక్టివ్ విద్యుత్ సరఫరా కూడా కలిపి అప్పుడు కెపాసిటర్ సరఫరా చేసే రియాక్టివ్ శక్తి QC QL QL1 అవుతుంది ఎందుకంటే ఇది QL మరియు ఒక దానిని కలిపి 1867 7 అప్పుడు కెపాసిటర్ ఎంత సరఫరా చేస్తుంది అంటే QL QL1 అది 1507 3 కిలో VAR కి సమానం ఇప్పుడు Q QC IC2XC ఇప్పుడు మనం సరైనదా కాదా అనే ఫలితాన్ని సరిగ్గా ధృవీకరించాలి ఇప్పుడు మీరు చేసిన QC IC2XC ఎందుకంటే ఇది కెపాసిటర్ గుండా వెళుతున్నది IC మరియు XC రియాక్టెన్స్ కాబట్టి మీరు IC2 అని పిలిచే దానిపై XC QCకి సమానం అది కిలో VAR 3 10 3 మరియు ఇది 148 13 కరెంటు కాబట్టి IC IC అంటే 148 13 మాగ్నిట్యూడ్ కాబట్టి XC 68 మళ్ళీ XC మీకు సమానం VRIC ఇది VRIC ఇది 68 8 Ω తేడా ఇక్కడ ఉంది 0 7 0